కాబట్టి ప్రోటోకాల్ కోణం నుండి RFID ని అర్థం చేసుకుందాం కాబట్టి RFID ప్రోటోకాల్ ముఖ్యం మనము ప్రదర్శన లో చూపిన విధంగా మీరు కొన్ని పారామితులను ట్యూన్ చేయాలనుకుంటే ఈ ప్రోటోకాల్ను మీరు బాగా అర్థం చేసుకోవాలి ప్రదర్శన సెషన్లు లక్ష్యాలు నిలకడ సమయం చాలా విషయాలు మేము చర్చించాము కాబట్టి క్యాప్సూల్లో ప్రోటోకాల్ మరియు RFID డొమైన్ లో ప్రస్తుతం ఉన్న కఠిన సమస్యలను త్వరగా అర్థం చేసుకుందాం నాకు సంభవించే ఒక కఠినమైన సమస్య నిర్గమాంశానికి సంబంధించినది రెండవ కఠిన సమస్య స్థానికీకరణ localization కు సంబంధించినది ఇవి 2 కఠిన సమస్యలు అని నేను చెబుతాను మరియు RFID డొమైన్లో ఈ 2 కఠినమైన సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు ఒక ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఈ RFID ప్రోటోకాల్ను అర్థం చేసుకోవడానికి కొంత సమయం గడపండి కాబట్టి ఈ నిర్గమాంశతో ఎలా ప్రారంభించవచ్చో చూద్దాం మరియు అక్కడి నుండి ముందుకు పోదాం మొదట మేము RFID గురించి మాట్లాడేటప్పుడు మేము EPC Gen 2 ను సూచిస్తున్నాము EPC Gen 2 క్లాస్ 1 ప్రోటోకాల్ కి చెందినది ముఖ్యంగా ఈ ప్రోటోకాల్ ఫ్రేమ్డ్ స్లాటెడ్ అలోహా ను అనుసరిస్తుంది దీనిని FSA అని కూడా అంటారు ఇది FSA మరియు బైనరీ ట్రీ విభజన అల్గారిథమ్ లను అనుసరిస్తుంది ఏమి చేయడానికి మీడియం యాక్సెస్ కంట్రోల్ లేయర్ పై ఢీకోవడాన్ని నివారించడానికి ఇది ఎందుకు జరుగుతుంది మల్టిపుల్ ట్యాగ్లు ఒకే స్లాట్లో ప్రతిస్పందించినప్పుడు ఇది జరుగుతుంది అదే సమస్య కాబట్టి అదే సమయంలో 2 ట్యాగ్లు ప్రతిస్పందించడం ద్వారా ఏమి జరుగుతుంది అంటే టైమ్ స్లాట్ గురించి రీడర్ వద్ద తలెత్తే డేటా సిగ్నల్స్ ఆ రెండింటి యొక్క మిశ్రమం రీడర్ కు ఎలా డీకోడ్ చేయాలో తెలియదు మరియు అందువల్ల రెండు ట్యాగ్లను విస్మరించాలి ఈ ట్యాగ్ నుండి వచ్చే డేటాను ప్రతిదీ చెదరగొట్టబడదు ముఖ్యంగా ఇది త్తృపుట్ లో నష్టం కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది అంటే మీకు చాలా పెద్ద ట్యాగ్ సంఖ్య ఉంటే మరియు మీరు కేటాయించిన నిర్ణీత సమయంలో అన్ని ట్యాగ్లను చదవడం వంటి కొన్ని పనితీరు లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీకు ఇది వెళ్ళడం లేదు మొత్తం సిస్టమ్ అన్ని ట్యాగ్లను ఎంతవరకు చదవగలదు అనేది ప్రశ్న ఎందుకంటే ట్యాగ్లు ఢీకొనవచ్చు మరియు మీరు చదువుతున్న ఒక నిర్దిష్ట సమయంలో అన్ని ట్యాగ్లు కవర్ చేయబడవు మీకు తెలిసిన సమయానికి మీరు ఎల్లప్పుడూ నిర్దేశిస్తున్నారని మీకు తెలుసు అది ఎందుకు ముఖ్యమైనది మీరు డిపార్ట్మెంటల్ స్టోర్లోకి వెళ్ళినప్పుడు ట్యాగ్ చేయబడిన మిలియన్ల వస్తువులు ఉండవచ్చు ట్యాగ్ చేయబడిన మిలియన్ అంశాలు ఉండవచ్చు నేను మీకు అరగంట సమయం ఇస్తాను మరియు అక్కడ ట్యాగ్ చేయబడిన అన్ని వస్తువుల జాబితాను మీరు ఇవ్వాలి కొంత కాలపరిమితి ఇవ్వబడిందని అనుకుందాం మీకు ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు అన్ని ట్యాగ్లు చదివేశారని నిర్ధారించుకోవాలి కాబట్టి మీకు చాలా ఎక్కువ పనితీరు గల అల్గోరిథం లేకపోతే మీరు ఈ స్లాట్ల ట్యాగ్లను ఢీకొనడంతో ముగుస్తుంది మరియు మీరు త్తృపుట్ throughput నిర్గమాంశం లో నష్టపోతారు కాబట్టి ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి మరియు ఢీకోవడాన్ని నియంత్రించ కలిగి ఉండాలి తద్వారా మనకి త్తృపుట్ ని మెరుగుపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి చిత్రాన్ని గీద్దాము ఇది సిస్టమ్ త్తృపుట్ ని ఎలా మెరుగుపరుస్తుందో తెలియజేస్తుంది కాబట్టి చాలా తక్కువ ఉన్న పద్ధతులను మెరుగుపరచడం ఒక సవాలు కాబట్టి ఒక్కొక్కటిగా చూద్దాం ప్రోటోకాల్ వాస్తవానికి పనిచేసే విధానాన్ని నేను మీకు చూపిస్తాను కాబట్టి ఈ ప్రోటోకాల్ను త్వరగా సంగ్రహించనివ్వండి మరియు మీరు ఈ చిత్రాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ పాఠకుల వీక్షణ ఉంది మరియు ఇక్కడ ట్యాగ్ల వీక్షణ ఉంది ఇప్పుడు ప్రాథమికంగా రీడర్ అన్ని ట్యాగ్లకు ప్రశ్న ఆదేశాన్ని పంపుతుంది మరియు ప్రశ్న ఆదేశం అనేక పారామితులను కలిగి ఉంటుంది ఇది తప్పనిసరిగా మిల్లర్ ఎన్కోడింగ్ పరామితి గురించి మాట్లాడుతుంది అది మిల్లర్ ఎన్కోడింగ్ 2 4 8 చేయాలా లేదా FM 0 ఎన్కోడింగ్ చేయాలా వద్దా మరియు యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీకి యాంప్లిట్యూడ్ షిఫ్ట్ చేయాలా ఈ పారామితులన్నీ అవసరమయ్యే ఫ్రీక్వెన్సీ క్వారీ కమాండ్ రూపము లో పంపబడుతుంది ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా ట్యాగ్లు ఇప్పటికే శక్తితో ఉన్నాయి మరియు ట్యాగ్లు ఏమి చేస్తాయనేది కాకుండా నేను మీకు చెప్పినట్లుగా K కూడా పంపబడింది కాపిటల్ లెటర్ K తప్పనిసరిగా ఫ్రేమ్ పరిమాణం ఇది ట్యాగ్కు అందుబాటులో ఉన్న 96 బిట్ ID మీకు తెలుసా అని పెద్ద సంఖ్యలో స్లాట్ల గురించి మాట్లాడుతుంది పంపించడానికి అందుబాటులో ఉన్న సమయ స్లాట్ల సంఖ్య తెలుసు ఇప్పుడు 96 బిట్ ID తప్పనిసరిగా ఇక్కడకు వెళ్ళడానికి ముందు మొదట 16 బిట్ రాండమ్ నంబర్ను పంపాలి మరియు దీనిని మనం RN16 అని పిలుస్తాము RN16 క్వారీ బయటికి వెళ్లిన వెంటనే గుద్దుకోవటం లేకపోతే రీడర్ ఈ ట్యాగ్ల నుండి వచ్చిన ఈ RN16 ర్యాండమ్ నంబర్స్ అన్నింటినీ అంగీకరిస్తుంది మరియు ఇది డౌన్లింక్ దిశలో ఒక అక్నాలెడ్జిమెంట్ తో ప్రతిస్పందిస్తుంది మరియు అక్నాలెడ్జిమెంట్ కు ప్రతిస్పందనగా ట్యాగ్లు వాస్తవానికి వాటి 96 బిట్ ID ని పంపుతాయి ఎందుకంటే వాటికి విజయవంతమైన అక్నాలెడ్జిమెంట్ లభించిందని తెలుసు అంటే అవి ఢీ కొనలేదని అర్థం ఆపై అది రీడర్కు తిరిగి వెళుతుంది మరియు రీడర్ తిరిగి ప్రతిస్పందనను పంపుతుంది ఈ ప్రతిస్పందన ను Q ప్రతినిధి అంటారు ఇది ఒక కోణంలో వాస్తవానికి RFID రీడర్ మరియు ట్యాగ్ ల మధ్య పనిచేసే RFID ప్రోటోకాల్ ట్యాగ్ లు అన్నీ చదవబడతాయి

అన్ని ట్యాగ్లు చదివిన తరువాత రీడర్ శక్తిని తగ్గిస్తుంది దీన్ని వ్రాయడం చాలా సులభం కానీ అన్ని ట్యాగ్లు వాస్తవానికి సరిగ్గా చదవబడ్డాయా అని చూసుకోవడం కష్టం కాబట్టి అది ముఖ్యమైనది మేము ఒక ఫ్రేమ్ను ఇన్వెంటరీ రౌండ్గా మరియు పవర్ డౌన్ పీరియడ్ల మధ్య ఇన్వెంటరీ రౌండ్ల యొక్క వరుస ను ఇన్వెంటరీ సైకిల్ గా సూచిస్తాము కాబట్టి నేను మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను ఇది నేను చెప్పేదాన్ని అభినందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది నేను మీకు ఇలాంటి సర్కిల్లను చూపిస్తాను నేను ఈ విధంగా సర్కిల్లను గీస్తాను నేను ఇక్కడ నుండి ప్రారంభిస్తాను మరియు ఇక్కడ కు వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ ఉంచుతాను నేను ఇక్కడ చూపించిన ఈ చిన్న వృత్తంలో ప్రతి ఒక్కటి వాస్తవానికి ఇన్వెంటరీ రౌండ్ అని పిలుస్తారు ముఖ్యంగా ఇన్వెంటరీ రౌండ్ల యొక్క సమితి ఒక వృత్తాన్ని తయారుచేస్తుంది ఈ మొత్తం విషయం ఇన్వెంటరీ సైకిల్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఒకసారి ఈ బాణం వరకు వస్తే ఇక్కడ శక్తి తగ్గుతుంది ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 సర్కిల్ల ద్వారా ఇవన్నీ చూడటం సులభం నేను చూపించిన 9 చిన్న వృత్తాలు మేము ఇప్పుడు ఇన్వెంటరీ రౌండ్లు అని పిలుస్తాము నేను ఇప్పటికే మీకు ప్రస్తావించాను ఇన్వెంటరీ సైకిల్ లో ట్యాగ్కు శక్తి ఉంటే ఒక ట్యాగ్ ఇక్కడ విజయవంతం కాకపోతే అది RN16 అని పంపండి మరియు దాని కోసం ఒక అక్నాలెడ్జిమెంట్ పొందండి RN16 పంపించడంలో నేను విజయవంతం కాలేదని చెప్తాను కాని దాని కోసం తిరిగి రసీదు పొందకపోవడం వలన RN16 ఢీకొనడం వలన బయటకు పంపబడుతుంది ఇది ఇక్కడ ప్రయత్నించవచ్చు లేదా ఇక్కడ విజయవంతం కాకపోతే ఇక్కడ ప్రయత్నించవచ్చు అందువల్ల K ఈ జాబితా చక్రం మొత్తాన్ని ఈ కాపిటల్ లెటర్ K వరకు విస్తరించింది అంటే మనకు స్లాట్ల సంఖ్య ఉంటుంది ఇది పూర్తి ఇన్వెంటరీ సైకిల్ ని కవర్ చేస్తుంది కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 మీరు దీన్ని తీసివేయవచ్చు లోపల ప్రతి రౌండ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సైకిల్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి అన్నింటికీ ఇది శక్తి తగ్గే విధంగా ఉంటుంది ఇది మళ్ళీ ఇక్కడ శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ట్యాగ్ ఒక ఇన్వెంటరీ రౌండ్లో చేయకపోతే అది మళ్లీ మళ్లీ ప్రయత్నించవచ్చు ప్రాథమికంగా ఈ సర్కిల్ల యొక్క పరిమాణం కూడా చాలా చిన్నదిగా చేయవచ్చు మీరు చాలా చిన్న వృత్తాలు కలిగి ఉండవచ్చు మరియు మీరు చాలా పెద్ద వృత్తాలను కలిగి ఉండవచ్చు K ను సర్దుబాటు చేయవచ్చని మీరు ఊహించవచ్చు కాబట్టి మీరు K యొక్క చాలా పెద్ద విలువ ఉంటే ట్యాగ్ లు బేస్ స్టేషన్ కి విజయవంతంగా సమాచారాన్ని అందిస్తాయి కానీ లేటెన్సీ సమస్యని కలిగిస్తుంది k విలువ పెరిగితే లేటెన్సీ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు K యొక్క చాలా పెద్ద విలువ మధ్య ఎన్నుకోవాలి మరియు మీరు ఇంకా మంచి కవరేజ్ చేస్తున్నారని నిర్ధారించుకోవాలి K యొక్క సరైన విలువ ఏమిటో తెలుసుకోవడం కూడా అంత సులభం కాదు మరియు అందువల్ల సాహిత్యం లో చాలా చోట్ల చెప్పబడి ఉంది ఇక్కడ K యొక్క విలువను ఎంచుకోవడంలో ఇన్వెంటరీ సైకిల్ చివరిలో ఢీకొనడం 0 కి దగ్గరగా ఉండేలా K యొక్క విలువను ఎంచుకుంటారు మరియు ట్యాగ్ విజయవంతంగా ఉండేది మరియు అందువల్ల అన్ని ట్యాగ్లు అక్కడ 96 బిట్ ID ద్వారా విజయవంతంగా నమోదు చేయబడతాయి RFID యొక్క ఈ ప్రాంతంలో నిజమైన సవాలు RFID రీడర్లో ఉన్న ఢీకొనడం నుండి కోలుకోవడం త్తృపుట్ ని మెరుగుపరచడానికి ఇది ఒక సవాలు అని దీని అర్థం ఈ ఛాలెంజ్ గురించి మాట్లాడే ఒక మంచి పేపర్ ని నేను మీకు సూచించాలి మరియు పేపర్ టైటిల్ "మల్టీ ప్యాకెట్ రిసెప్షన్ Mac Schemes ఫర్ ది RFID EPC Gen 2 ప్రోటోకాల్" రచయితలు డానిలో డి డోనో మరియు ఇతరులు ఇది 2012 లో IEEE ప్రచురించబడినది కాబట్టి ఈ పేపర్ వాస్తవానికి మనం ఢీకొనడం నుండి ఎలా కోలుకుంటాం త్తృపుట్ ని ఎలా మెరుగుపరచాలి అనే వాటి గురించి వివరిస్తుంది మరియు ప్రాథమికంగా ఇది మంచి సవాలు మరియుత్తృపుట్ ని మెరుగుపరుచుకోవడం RFID వ్యవస్థలకు ముఖ్యమైన అవసరమని నేను పేర్కొన్నాను ఢీకొన్న 2 ట్యాగ్లలో ఒకదాన్ని RFID రీడర్ తిరిగి పొందగలిగితే అది మెరుగుదల అని చెప్పవచ్చు కాబట్టి రీడర్ ఈ పేపర్ ని చూశాడు లేదా వాస్తవానికి 2 నోడ్స్ ఢీ కొనడం నుండి ఎలా కోలుకోవాలో దాని నుండి కనీసం ఒకటి అయినా తిరిగి పొందగలగాలి ఆపై వారు చేసేది ఆసక్తికరంగా ఉంటుంది మీకు ఆసక్తి ఉంటే మీరు కూడా RFID రీడర్ సాఫ్ట్వేర్ను నడపడానికి ప్రయత్నించాలి కేవలం వాణిజ్య సాఫ్ట్వేర్ను కొనుగోలు చేయడమే కాకుండా ఓపెన్ సోర్స్ నుండి RFID రీడర్ను కూడా ఉపయోగించవచ్చు మరియు ఓపెన్ సోర్స్ చేసి సాఫ్ట్వేర్ నిర్వచించిన రేడియోలో దీన్ని అమలు చేయవచ్చు USRP అని పిలువబడే ప్లాట్ఫాం ఉంది మీరు దీన్ని యుఎస్ఆర్పి ప్లాట్ఫామ్ల లో అమలు చేయవచ్చు ట్యాగ్లు స్లాట్లను చదువుతున్నందున యాదృచ్చికంగా ఎంచుకున్న స్లాట్లను ఎంచుకుంటాయి ఎంచుకున్న స్లాట్లు యాదృచ్ఛిక సంఖ్య జెనరేటర్ మంచిదైతే అది కూడా ఒక విధంగా ఢీకోవడాన్ని తగ్గించగలదని మీరు గమనించాలి కాబట్టి చాలా ప్రామాణికమైన అల్గోరిథంలు ఉన్నాయి ముఖ్యంగా లీనియర్ కాంగ్రూయెన్షియల్ జెనరేటర్ linear congruential generator LCG అని పిలువబడే ఒక జనరేటర్ ఉంది LCG చాలా సాధారణమైన సూడో రాండమ్ నంబర్ జనరేటర్ మరియు దీనిని ఉపయోగించవచ్చు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విషయం మరియు ప్రాథమికంగా ప్రోటోకాల్ గురించి మాట్లాడుతుంది కాబట్టి రెండవ సవాలు RFID ప్రాంతంలో ముఖ్య సమస్య స్థానికీకరణ కు సంబంధించినది ఇంతకుముందు మేము చేసిన ప్రదర్శనను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 2 పారామితులు అందుబాటులో ఉన్నాయని మీరు చూస్తారు ఒకటి సిగ్నల్ బలం సూచిక RSSI ను అందుకుంటారు మరియు అందుబాటులో ఉన్న ఇతర సమాచారం ఫేస్కు సంబంధించినది ట్యాగ్ యొక్క స్థానికీకరణను నిర్వహించడానికి ఈ 2 పారామితులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు మరియు వాటిని ఎలా ఉపయోగించవచ్చనే దానిపై అనేక పేపర్ లు సాహిత్యంలో కనిపించాయి RSSI తో పోల్చితే ఫేస్ ఆధారిత విధానం చాలా ఉన్నతమైనది అయితే చాలా సరళమైన అనువర్తనాల కోసం కూడా RSSI ఇప్పటికే తగినంతగా ఉన్నట్లు అనిపిస్తుంది చాలా కఠినమైన స్థాన అంచనా కోసం RFID లో ఇది ఎందుకు ముఖ్యమైన సమస్య మొదట మీరు అర్థం చేసుకోవాలి మీరు RFID కోసం యూజ్ కేసులను తీసుకుంటే అది వేర్హౌస్ లో లాజిస్టిక్స్ కోసం మరియు ఔషధ పరిశ్రమను తీసుకోండి మీరు అనేక ఔషధాలను వేర్హౌస్ లో డంప్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది మరియు అక్కడ ఉన్న అన్ని ఔషధాలను గుర్తించకుండా ఉండటానికి మీకు ఆసక్తి ఉంది కానీ మీరు ఒక నిర్దిష్ట ఔషధాన్ని గుర్తించడానికి మీకు ఆసక్తి ఉంది ఇప్పుడు ట్యాగ్ ID ని చదవడం ద్వారా ఆ సమాచారం మీకు అందుబాటులో ఉండదు ఇది ట్యాగ్ ఉందని చెప్తుంది మరియు అందువల్ల ఔషధము వేర్హౌస్ లో ఉందని చెప్తుంది వేర్హౌస్ లో ఎక్కడ ఉందో మీకు ఎప్పటికీ బహిర్గతం చేయబడదు ఎందుకంటే దీనికి సాధారణ మార్గం లేదు కాబట్టి స్థానికీకరణ కోసం మేము RFID ని ఎలా ఉపయోగించగలం మేము ఇప్పటికే RFID గురించి మరియు దాని శక్తి గురించి కొన్ని మంచి విషయాలను ప్రస్తావించాము మళ్ళీ గుర్తుచేసుకుందాం RFID సెన్సార్లతో ఇంటర్ఫేస్ చేయవచ్చు RFID స్థానికీకరణ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు మరియు RFID ను శీఘ్ర సమయంలో చదవవచ్చు మరియు ఢీకోవడాన్ని తగ్గించడం మరియు త్తృపుట్ ని మెరుగుపరచడం ఒక సవాలు కాబట్టి అనేక వందల మరియు వేల ట్యాగ్లను శీఘ్ర సమయంలో చదవవచ్చు మరియు ఈ విషయాలు ఇప్పటికే ఉన్నాయి కాబట్టి ఈ స్థానికీకరణ సవాలును అర్థం చేసుకుందాం కానీ మనం కేవలం RSSI బేస్ పద్ధతికి మాత్రమే పరిమితం చేస్తాము ఇది స్థానికీకరణ అల్గోరిథంల వివరాలకు వెళ్ళకుండా స్థానికీకరణ గురించి మీకు ఒక ఆలోచన ఇవ్వడం కోసం మాత్రమే సాధారణంగా RSSI భాగంలో దృష్టి పెట్టండి ఈ RSSI దాదాపు అన్ని రకాల రేడియోలలో లభిస్తుంది BLE బ్లూటూత్ లో ఎనర్జీ మీకు RSSI ఇవ్వగలదు Wi Fi RSSI గురించి కొంత సమాచారాన్ని ఇవ్వగలదు RFID మళ్ళీ RSSI సెల్యులార్ నెట్వర్క్లు ముఖ్యంగా టెలికాం నెట్వర్క్లు అవి మీకు టెలికాం సెల్ నెట్వర్క్లను కూడా ఇస్తాయి అవి మీకు RSSI కూడా ఇస్తాయి కాబట్టి మీరు స్వీకరించే సిగ్నల్స్ బలం గురించి ఏదో ఉంది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మరియు మీరు సుమారుగా స్థానికీకరణ చేయగలరా అని ప్రయత్నించండి నేను మీకు ఏవి సాధ్యమో చెప్తాను ఉన్నతమైన పద్ధతుల కి సంబంధించి RSSI యొక్క పరిమితులు నేను మీకు చెప్తాను స్థానికీకరణ ప్రయోజనాల కోసం సాధ్యమైనది గా ఫేస్ ను ఎంచుకుంటాము చాలా సరళమైన చిత్రాన్నిఅర్ధం చేసుకోవడంతో ప్రారంభిద్దాం ముఖ్యంగా ఇక్కడ ఈ చుక్క కూడా ఇలా ఉంటుంది 1 2 3 అంటే ట్రాన్స్మిటర్లు అని అనుకుందాం కాని వీటిలో ప్రాథమికంగా ట్రాన్స్మిటర్లు మరియు రిసీవర్లు ప్రాథమికంగా అవి ట్రాన్స్సీవర్లు కానీ ముఖ్యంగా వాటి స్థానం ముఖ్యం అన్నిట్రాన్స్మిటర్లు యొక్క స్థానాలు తెలుసు అంటే అవి స్థిర స్థానాల్లో ఉన్నాయి నాల్గవ నోడ్ ఈ నోడ్ సంఖ్య 4 ఇది మొబైల్ నోడ్ అని అనుకుందాం ఇది నోడ్ సంఖ్య 4 ఇది తప్పనిసరిగా నోడ్ 4 కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసినది నోడ్ సంఖ్య 4 యొక్క 2 డైమెన్షనల్ స్థానాన్ని నిర్ణయించడం మీకు నోడ్ 4 యొక్క 2 డైమెన్షనల్ స్థానం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు ముఖ్యంగా మేము X మరియు y గురించి మాట్లాడుతున్నాము కానీ ఇది కూడా X వంద నుండి 3D వరకు ఉంటుంది మరియు z ని కూడా పొందవచ్చు కానీ దాని గురించి చింతించకండి కాబట్టి నోడ్ 4 యొక్క 2D స్థానం గురించి చూద్దాం ఇప్పుడు స్థాన అంచనా ప్రాథమికంగా నోడ్ 4 స్థాన అంచనా తో మొదలవుతుంది మొదటి దశ 4 ఏమి చేయాలి 4 ఏమి చేయాలి అంటే అది ప్రసారం చేయాలి ముందుగా నిర్వచించిన శక్తితో సిగ్నల్ ని ప్రసారం చేయాలి ప్రసార శక్తి 1 2 మరియు 3 కి తెలుసు గుర్తుంచుకోండి 1 2 3 ట్రాన్స్మిటర్లు కానీ రిసీవర్లు కూడా ఇవి 4 నుండి సిగ్నల్ను కూడా పొందవచ్చు అది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఈ 1 2 మరియు 3 లలో ఓమ్నిడైరెక్షనల్ యాంటెన్నా ఉందని అనుకుందాం వాటిలో ప్రతిదానికి ఓమ్నిడైరెక్షనల్ యాంటెన్నా అమర్చబడివుంది మీరు ఇప్పుడు సులభంగా దాని స్థానం node 4 యొక్క స్థానం మధ్య దూరం r ను సరళమైన సమీకరణం ద్వారా అంచనా వేయవచ్చు ప్రతిదీ లింక్ బడ్జెట్ సమీకరణం నుండి వస్తుంది కాబట్టి అందుకున్న శక్తి Pr ప్రసారం చేయబడుతుంది 44 ఈ సమీకరణం గురించి చాలా చింతించకండి అందుకున్న శక్తి ప్రసారం చేయబడిన శక్తి Pt తప్ప మరొకటి కాదని ఇది చెప్తుంది మళ్ళీ నోడ్ 4 యొక్క dBm లో అంటే ముందే నిర్వచించిన శక్తి PT తో ప్రసారం చేస్తుంది అని మేము చెప్పాము Pr స్థిర నోడ్ ప్రదేశంలో అందుకున్న సిగ్నల్ బలం తప్ప మరొకటి కాదు ఆర్ఎస్ఎస్ f అంటే ప్రసార సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మెగాహెర్ట్జ్లో N అంటే పాత్ లాస్ ఎక్స్పోనేన్ట్ ప్రతి వ్యవస్థకు ఈ సంఖ్యలు ఉంటాయి మరియు నేను వివరాల్లోకి వెళ్ళను ప్రాథమికంగా ఇది డిస్టెన్స్ స్క్వేర్ లా గురించి మీకు చెబుతోంది ముఖ్యంగా డిస్టెన్స్ స్క్వేర్ లా పైన ఆదారపడినది r మీటర్ల లో దూరం ఇప్పుడు మీరు ఈ క్రింది విధంగా దీనిని చాలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు నోడ్ 1 ను తీసుకోండి నోడ్ 1 మరియు నోడ్ 4 మధ్య దూరం r1 ని ఈ RSS ఉపయోగించి కనుక్కోవచ్చు మీకు ఈ విధంగా RSS లభిస్తుంది నోడ్ 1 చేత చేయబడిన ఒకే కొలత నుండి నోడ్ 4 దాని చుట్టుకొలత పై ఉన్నది అని నిర్దారించవచ్చు మీరు అంగీకరిస్తారా ఇది దాని చుట్టుకొలత పై ఉంది అని కాబట్టి దాన్ని త్వరగా చూపిద్దాం అది దాని చుట్టుకొలత పై ఉందని మీరు చెప్పవచ్చు అయ్యో వద్దు ఇది పెరుగుతూ ఉండటం మంచి మార్గం కాదు నోడ్ 1 వద్ద కేంద్రీకృతమై ఉన్న వ్యాసార్థం r1 ఉన్న వృత్తం యొక్క చుట్టుకొలత పై ఉంది అని మీరు తీర్మానించగలరు నేను దానిని సరిగ్గా చూపించలేదు దాని కోసం నన్ను క్షమించండి మేము దానిని అక్కడ ఉన్న కేంద్రంతో చూపించాలి ఇప్పుడు మీరు చేయగలిగేది ఏమిటంటే మీరు సాధారణ యూక్లిడియన్ వ్యక్తీకరణ లను ఉపయోగించవచ్చు యూక్లిడియన్ దూర వ్యక్తీకరణ ఉపయోగించవచ్చు చాలా సరళంగా వ్రాయగలము x1 x42 y1 y42 r12 ఇది X1 Y 1 లో ఉందని మరియు ఇది X4 Y4 లో ఉందని మీరు చెప్పగలరు అని నేను ఆశిస్తున్నాను X4 Y 4 2 డైమెన్షనల్ మాత్రమే మేము తీసుకున్నాము అదేవిధంగా మీరు ఎడమ చేతి వైపు ఈ r12 ను తీసుకొని 0 కి సమానంగా చేయవచ్చు మీరు ఇతర సమీకరణాలను కూడా పొందవచ్చు మీరు X2 Y2 మరియు X3 Y3 పొందవచ్చు మరియు r1r2 r3 మరియు r1 2 r2 2 r3 2 పొందవచ్చు దీనిని మీరు మ్యాట్రిక్స్ రూపంలో ఉంచవచ్చు AX B మరియు అది చాలా సులభం కాబట్టి ఐడియల్ దృష్టాంతంలో మీరు చెప్పేది మీరు పొందగలుగుతారు కాబట్టి ప్రాథమికంగా ఈ సమీకరణాన్ని సంతృప్తిపరిచే ఒక జత కోఆర్డినేట్స్ X4 Y4 ఉంటాయి సమీకరణాన్ని సంతృప్తిపరిచే ఒక జత కోఆర్డినేట్స్ X4 Y4 ఉంటుందని నేను వ్రాస్తాను అది ఈ సమీకరణాన్ని సంతృప్తిపరిస్తే X4 Y4 నోడ్ 4 యొక్క స్థానం తెలియజేస్తుంది నోడ్ యొక్క సాపేక్ష స్థానాన్ని నిర్ణయించే ఈ పద్ధతిని వాస్తవానికి ట్రైలేట్రేషన్ అంటారు సమస్య ఏమిటంటే మీరు ఎప్పటికీ ఖచ్చితమైన X4 Y4 కనుగొనలేరు సమస్య ఏమిటంటే అందులో ఒడిదుడుకు లు ఉంటాయి కాబట్టి వాస్తవానికి X4 Y 4 ను పరిష్కరించడానికి RSSI పద్ధతులను ఉపయోగించడం చాలా కష్టం ఇది వాస్తవానికి RSSI యొక్క అతిపెద్ద పరిమితి కాబట్టి ఇది అంచనా వేసిన దూరాన్ని ప్రభావితం చేస్తుంది ఖచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తుంది ఎందుకంటే వ్యవస్థలు అందించిన విధంగా RSSI యొక్క కొలతలో చాలా సరికానిది ఉన్నందున అంచనా వేసిన దూరం ప్రభావితమవుతుంది కాబట్టి మీరు చదివిన RSSI అది ఖచ్చితంగా ఉంటుంది అని మీరు నమ్మలేరు ఎందుకంటే అప్పుడు మీ సమీకరణం ఈ సమీకరణాన్ని సంతృప్తిపరచడం కష్టం అవుతుంది కాబట్టి సాధారణంగా మీరు చెప్పేది ఏమిటంటే శ్రేణి అంచనాలో లోపంతో సంబంధం ఉన్న ఒక నిర్దిష్ట లోపం ఉంది ఇది శ్రేణి అంచనా లోపం అంతిమంగా మిమ్మల్ని నిర్దేశించడానికి మేము ఏమి ప్రయత్నిస్తున్నాము మేము చెప్పేది ప్రతిబింబాల వల్ల లోహ మాధ్యమాలలో మీరు రీడర్ ట్యాగ్ వాతావరణాన్ని ఉంచిన చోట మీకు స్థిరమైన RSSI పఠనం ఇవ్వదు మీకు స్థిరమైన RSSI విలువ ఎప్పటికీ లభించదు మనకు స్థిరమైన విలువ లభించకపోతే ఈ సమీకరణాన్ని సంతృప్తి పరచడానికి మార్గం లేదు మరియు ఎర్రర్ వస్తుంది కాబట్టి RSSI ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం కష్టం అది ఒక విషయం ఇంకొక కారణం నన్ను దీన్ని పూర్తి చేయనివ్వండి కాబట్టి RSSI ఎందుకు కష్టమో ఇది ఒక భాగం కానీ అప్పుడు మీరు సాధారణంగా చేసేది ఏమిటంటే దానికి సమానం అని నిజంగా చెప్పకండి ఈ పరిస్థితిని సున్నాకి సమానంగా సంతృప్తిపరుస్తుంది కానీ మీరు బహుశా ఇది కొంత లోపాన్ని సంతృప్తిపరుస్తుంది అని చెప్పవచ్చు మరియు మీరు చేసేది మీరు ప్రాథమికంగా కొన్ని చదరపులను e12 e22 e32 ప్రయత్నించండి కానీ చదరపు ఎర్రర్ e1 2e2 2e3 2 ఈ చదరపు లోపాన్ని తగ్గించడమే లక్ష్యం ఇప్పుడు మీరు లక్ష్యాన్ని సవరించండి ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళమని నేను చెబుతాను ఎందుకంటే ఈ RSSI తో అనేక కారణాల వల్ల కొలత ఖచ్చితత్వం లో నాకు సమస్య ఉంది నేను ఇప్పుడు లక్ష్యాన్ని సవరించుకుంటాను మరియు క్రొత్త లక్ష్యం ఇప్పుడు చదరపు ఎర్రర్ ని తగ్గించేవిధంగా X4 Y 4 ను కనుగొనవలసి ఉంటుంది మీరు చేయగలిగినది మీరు 0 ఎప్పటికీ పొందలేరు RSSI ఎందుకు మంచి ఆలోచన కాదు దీనికి కొన్ని కారణాలని వివరించాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ నేను తక్కువ ఖర్చుతో మరియు చౌకైన హార్డ్వేర్ అని చెబుతాను అవి తక్కువ ఖర్చు మరియు చౌకైన హార్డ్వేర్ కాబట్టి మీరు హార్డ్వేర్ లోపాలను కలిగి ఉండవచ్చు మరియు ఈ హార్డ్వేర్ లోపాలు వేర్వేరు RSSI వేర్వేరు ట్యాగ్లలో వేర్వేరు గా ఉంటాయి మీరు వేర్వేరు RSSI కలిగి ఉండవచ్చు కాబట్టి దాని వల్ల కావచ్చు మరొక విషయం యాంటెన్నా మీరు ఏమి అనుకున్నారు ఇది అలా అని మీరు భావించారు రేడియేషన్ నమూనాను చూడండి మరియు మేము చెప్పినదానిని తిరిగి గుర్తుచేసుకోండి యాంటెన్నా యొక్క పోలరైజేషన్ ఏమిటో మీకు ఎలా ఖచ్చితంగా తెలుసు యాంటెన్నా రేడియేషన్ సరళి వృత్తాకారంగా ఉంటే వృత్తాకార పోలరైజేషన్ ఉంటే మీరు గరిష్ట సంఖ్యలో విజయవంతమైన ట్యాగ్ లను చదవగలరు ఇక్కడ ఆర్ఎస్ఎస్ఐ కి సంబంధించి ఇది సవాలు కాదు సవాలు ఏమిటంటే మీరు చాలా ట్యాగ్ రీడ్లను పొందుతారు కాని మీరు RSSI చదివిన ప్రతిసారీ మీరు ట్యాగ్ చదివిన ప్రతిసారీ సంబంధిత RSSI హెచ్చుతగ్గులకు లోనవుతుంది ఇది నిజంగా సవాలు వివిధ కారణాల వల్ల ఇది సమస్య మరియు రేడియేషన్ సరళి వాస్తవానికి ఓమ్ని డైరెక్షనల్ అని మీరు ఎప్పటికీ అనుకోలేరు దాని గురించి మీరు ఎప్పటికీ ఊహించలేరు అది ఒక లోబ్ను ఒక దిశలో కొంచెం విస్తరించి ఉండవచ్చు కానీ మరొక దిశలో లోబ్ బహుశా ఎక్కువగా విస్తరించ లేకపోవచ్చు అప్పుడు ఏ సందర్భంలో RSSI ని ఖచ్చితంగా చదవడానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు అప్పుడు నేను ఓమ్ని డైరెక్షనల్ గురించి ప్రస్తావించాను కాబట్టి రేడియేషన్ నమూనా సిగ్నల్ బలాన్ని ప్రభావితం చేస్తుంది మరియు అందువల్ల RSSI ని బాగా ప్రభావితం చేస్తుంది కాబట్టి మార్గం ఏమిటి మీరు ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటే మార్గం ఏమిటి సాధ్యమైనంత ఎక్కువ RSSI రీడింగులను పొందడం వీలైనంత ఎక్కువ RSSI రీడింగులను చదవండి ఏదో ఒకవిధంగా మీరు ప్రయోగాలతో పునరావృతం చేయడం ద్వారా ఎక్కువ కాలం చదివి ఆపై కొంత నమూనాను గమనించి ఏదో ఒకవిధంగా మీరు లోపాన్ని తగ్గించుకుంటారు కాబట్టి స్థానికీకరణ ప్రయోజనం కోసం ఇప్పటికీ RSSI ని ఉపయోగించమని చెప్పడానికి ఇది ఒక మార్గం అప్పుడు ఇతర సిద్ధాంతిక విధానాలు ఉన్నాయి మరియు చాలా ప్రజాదరణ పొందిన రే ట్రేసింగ్ అని పిలువబడే పద్ధతితో చుట్టుపక్కల పదార్థాల ఇండోర్ ఎన్విరాన్మెంట్ ఫ్లోర్ ప్లాన్ రిఫ్లెక్షన్ కోఎఫసీఎంట్ ని మీరు అంచనా వేయవచ్చు మరియు మీరు వీలైనంత ఎక్కువ ఇతర సమాచారాన్ని ఉపయోగించవచ్చు మరియు ఆ అన్నింటినీ ఉపయోగించుకుని ఆపై RSSI విలువను పరిష్కరించడానికి ఏదో ఒక మార్గానికి చేరుకోండి కాబట్టి ఇది RSSI కి సంబంధించి మీరు ఏమి చేయగలరో క్లుప్తంగా చెప్పాను చివరగా ట్యాగ్ స్థానికీకరణ ప్రయోజనం కోసం చాలా RFID రీడర్ల నుండి ఫేస్ మంచి విధానంగా కనబడుతుందని మీరు కూడా తెలుసుకోవాలి ట్యాగ్ యొక్క ఫేజ్ అర్థం ఏమిటో ఒక చిత్రం ద్వారా మీకు చూపిస్తాను మరియు దాని ద్వారా ఈ ఫేస్ ను ఎలా పొందాలి ట్యాగ్ ని చదివిన ప్రతిసారీ రీడర్ నుండి అందుబాటులో ఫేస్ను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి కొంచెం బాగా అర్థం చేసుకుంటాము మరియు ఫేస్ను స్థానికీకరణ కోసం ఫేస్ ని ఎలా ఉపయోగించాలి కాబట్టి ట్యాగ్ స్థానికీకరణ ప్రయోజనం కోసంఫేస్ ఒక మంచి విధానం ఈ చిత్రంలో నేను ఏమి చేశానో దానిని ఇక్కడ చూద్దాం నేను మీకు రీడర్ చూపించాను ఇది RFID రీడర్ ఇది ట్యాగ్ ఈ వైపు ట్యాగ్ను ఉపయోగించండి మరియు ఈ రీడర్ ఇవి కొంత దూరం r తో వేరు చేయబడ్డారు మరియు ట్రాన్స్మిటర్ యాంటెన్నా RFID రీడర్ యాంటెన్నా నుండి ప్రయాణించే ఒక తరంగం ఈ దూరం r వరకు ప్రయాణిస్తుంది మరియు మరొక r దూరానికి తిరిగి చెల్లాచెదురుగా వస్తుంది కాబట్టి 2 r అనేది తరంగం ప్రయాణించిన మొత్తం దూరం ఇది నిజంగా బ్యాక్ స్కాటర్ అని సూచించడానికి నేను ఈ చుక్కల రేఖను చూపించాను ఇది ముఖ్యం ట్యాగ్ తిరిగి డేటాను చెదరగొట్టింది మనం బ్యాటరీ అని చెప్పేటప్పుడు నేను చెబుతూనే ఉన్నాను దీనికి బ్యాటరీ లేదు అని ప్రాథమికంగా 3 రకాల ట్యాగ్లు ఉన్నాయి యాక్టీవ్ ట్యాగ్లు అని పిలువబడేవి ఉన్నాయి అక్కడ పాసివ్ ట్యాగ్లు ఉన్నాయి మరియు బ్యాటరీ సహాయక పాసివ్ ట్యాగ్లు ఉన్నాయి ఇవి తప్పనిసరిగా బ్యాటరీలను కలిగి ఉంటాయి మరియు అవి మరొక శ్రేణి RFID ట్యాగ్లు ఈ ట్యాగ్లు ఎలా భిన్నంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి దయచేసి వాటిని జాగ్రత్తగా చూడండి కాబట్టి 3 విభిన్న రకాల ట్యాగ్లు ఉన్నాయని నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో నేను తీసుకున్నది పూర్తిగా పాసివ్ ట్యాగ్ మరియు ఇది సమాచారం బ్యాక్ స్కాటర్ చేస్తోంది చాలా మంచిది మీకు తెలిసినట్లు ఇది లాంబ్డా λ λ c f ద్వారా ఇవ్వబడుతుంది c కాంతి యొక్క వేగం f ఆపరేషన్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మొత్తం ఫేజ్ θ ఏమవుతుందంటే θ 2 π2Rλ θT θR θTag నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ θT θRమరియు θtag ఫేజ్ రొటేషన్ తప్ప మరొకటి కాదు ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు θT వస్తుంది స్వీకరిస్తున్నప్పుడు మీకు θTag లభిస్తుంది మరియు ట్యాగ్లో θTag భ్రమణ దశగా ఉంటుంది θT θR రీడర్ వైపు తమను తాము వ్యక్త పరుస్తాయి అయితే θTag ట్యాగ్ వైపు వ్యక్తపరుస్తుంది ఫేస్ ఆధారిత స్థానికీకరణ మంచి విషయం ఎందుకంటే ఫేస్ అనేది ఒక పీరియాడిక్ ఫంక్షన్ ఇది 2 పై రేడియన్ల ఫేస్ విలువ తో పునరావృతమవుతుంది UMS క్యారియర్ ఇన్ఫ్రా తరంగదైర్ఘ్యం యొక్క సగం పూర్ణాంక గుణకాలతో వేరు చేయబడింది కానీ మీరు చేయగలుగుతారు ఎందుకంటే ఇది పీరియాడిక్ ఫంక్షన్ ఫేస్తో స్థానికీకరణను పూర్తి చేయడం మీకు చాలా స్థిరంగా ఉంటుంది బ్యాక్ pos మరియు 3 డి ఇన్సార్ అనే పేపర్ ని నేను మీకు సూచిస్తాను ఇది తప్పనిసరిగా ఫేస్ ఆధారిత విధానాన్ని ఉపయోగించి నిర్మించబడినది మరియు స్థానికీకరణను ఉపయోగించడం మరియు నిర్వహించడం మరియు RFID ట్యాగ్ల యొక్క చాలా ఖచ్చితమైన స్థానికీకరణకు వస్తాయి మీరు సింగిల్ యాంటెన్నాను ఉపయోగించగల యంత్రాంగాలను కలిగి ఉండవచ్చు లేదా మీరు బహుళ యాంటెన్నాను ఉపయోగించవచ్చు మీరు బహుళ యాంటెన్నా కేసుకు వెళ్ళినప్పుడు ఇది RSSI కి చాలా పోలి ఉంటుంది ఇక్కడ మేము 3 రిసీవర్ నోడ్స్ మరియు మీరు నాల్గవ నోడ్ యొక్క స్థానాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది చాలా పోలి ఉంటుంది మీరు ప్రాథమికంగా బహుళ యాంటెన్నాను ఉపయోగిస్తున్నారు మరియు మీరు ఈ బహుళ యాంటెన్నా నుండి ఫేస్ సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు ఆపై మీరు ట్రీలాటెరేషన్ సమానమైన పని చేస్తారు మరియు సరళమైన రేఖాగణిత పద్ధతులను ఉపయోగించుకోండి మీరు చేయగలరు మరియు ప్రాథమికంగా మీరు ఫేస్ను ఉపయోగించి ట్యాగ్ ను స్థానికీకరించవచ్చు మరొక విధానం ఏమిటంటే మీరు ఒకే యాంటెన్నాను ఉపయోగించి కూడా స్థానికీకరణను ప్రయత్నించవచ్చు ఈ పేపర్ లు ఇటీవల ప్రచురించబడిన వ్యాసాలు ఇక్కడ అవి ఫేస్ ఆధారిత విధానాన్ని ఉపయోగించి RFID ట్యాగ్ల స్థానికీకరణ గురించి చర్చించబడ్డాయి ఇది చాలా గొప్ప సమస్యల ప్రాంతం మరియు ఉత్తేజకరమైన పరిష్కారాలు ప్రజలు చూసేందుకు అందుబాటులో ఉన్నాయి అవి దశను ఉపయోగించినప్పుడు మరియు వాస్తవానికి చాలా స్థిరమైన స్థానికీకరణలు సాధ్యమే వాస్తవానికి బ్యాక్ పాజ్ ఇది ట్యాగ్ను 12 5 సెంటీమీటర్ల ఖచ్చితత్వానికి స్థానికీకరించగలదని చెబుతుంది ఇది చాలా అనువర్తనాలకు చాలా మంచిది కాబట్టి RFID ట్యాగ్లతో స్థానికీకరణ సవాలు విస్తృతంగా ఉంది